ఇప్పుడు మనం ఒక ప్రాంతం లో క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్పై పతన శక్తి గురించి మన అవగాహనను ఏకీకృతం చేద్దాం కొన్ని ఉదాహరణలతో లెక్కించడం ద్వారా ఈ అంశంపై అవగాహన పొందడానికి ప్రయత్నిస్తాము మీ రిఫరెన్స్ కోసం భూమి సెంట్రిక్ వ్యూ పాయింట్ యొక్క చిత్రాన్ని నేను ఇక్కడ ఉంచుతున్నాను ఇది నేను ప్రస్తుతం సూచించబోయే సమస్యను మీరు సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది ప్రస్తుతానికి అక్షాంశం 0 కి సమానమైన ఒక సాధారణ సందర్భాన్ని పరిగణించండి అంటే ఆ స్థలం భూమధ్యరేఖపై ఉందని అర్థం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతం భూమధ్యరేఖపై ఉంది చాలా సరళమైన సందర్భం ఇప్పుడు క్షీణతను 0 కి సమానం చేయడం ద్వారా దాన్ని మరింత సరళంగా చేస్తాను క్షీణత అంటే ఏమిటి అనేది మీకు తెలుసు ఇది ఇన్సోలేషన్ లైన్ భూమి మరియు సూర్యుని కేంద్రాలను కలిపే రేఖ ఈ ఇన్సోలేషన్ రేఖ భూమధ్యరేఖ తో చేసే కోణాన్ని క్షీణత అంటారు కాబట్టి మీరు క్షీణతను 0 గా సెట్ చేస్తే సూర్యుడు భూమధ్యరేఖ సమతలంలో ఉంటాడు ఇది సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే జరుగుతుంది మరియు ఆ రోజులు విషువత్తు రోజులు కాబట్టి క్షీణత 0 అంటే సంవత్సరంలో విషువత్తు రోజులలో ఒకటి మనకు రెండు విషువత్తు రోజులు మాత్రమే ఉన్నాయి మొదటిది మార్చి 21న ఏర్పడే వసంత విషువత్తు మరొకటి సెప్టెంబర్ 21న ఏర్పడే శరదృతువు విషువత్తు కాబట్టి మనం ఈ రెండు విషువత్తు రోజులలో ఒకదాన్ని పరిగణించవచ్చు ఈ ఉదాహరణ కోసం మనం మార్చి 21 వ తేదీనే తీసుకుందాం ఇప్పుడు సమస్య ఏమిటంటే H0 అంటే ఏమిటి క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్పై విషువత్తు రోజున భూమధ్యరేఖపై ϕ0 ప్రాంతంలో రోజువారీ పతన శక్తి ఎంత కాబట్టి H0 24 k Lscπsin ωsrని గణిద్దాం ఇది గతంలో ఉత్పన్నమైన సమీకరణాల నుంచి వచ్చింది cosϕ cos δ 1 అవుతుంది ఎందుకంటే ϕ మరియు δ 0 మరియు రెండవ పదం ωsr sinϕ sinδ 0 అవుతుంది ఎందుకంటే మళ్లీ ϕ δ 0 మరియు sin ϕ sin δ 0 కాబట్టి ఇక్కడ మనం k విలువ తెలుసుకోవాలి కాబట్టి మనం k Lsc గణించాలి మరియు మనం ωsr తెలుసుకోవాలి అప్పుడు మనం H0 గణించగలుగుతాము కాబట్టి మనం మార్చి 21 విషువత్తును జనవరి 1 నుండి లెక్కించినట్లయితే జనవరి 1 వ తేదీన N1 మరియు మీరు 1 నుండి లెక్కించడం ప్రారంభిస్తే మార్చ్ 21 తేదీన N80 అవుతుంది N80 తో kని లెక్కించవచ్చు మరియు k Lsc ని గణించవచ్చు అది చివరగా 1 38 kWm2 అవుతుందని మీరు గమనించవచ్చు అయితే ϕ0 δ0 అయినప్పుడు tanϕ tanδ 0 అని మనకు తెలుసు కాబట్టి దీని యొక్క cos 1 π 2 అవుతుంది ఈ విధంగా సూర్యోదయ గంట కోణం ωsr π2 అవుతుంది ωsr తెలిసిన తరువాత H0 గణించవచ్చు H0 24x1 దీని విలువ 10 54 kWhm2day అవుతుంది ఈ విలువ విషువత్తు రోజులలో δ0 భూమధ్యరేఖ పైన ϕ0 నిర్దిష్ట ప్రదేశంలో పతన శక్తిని m2day యూనిట్స్ లో తెలియజేస్తుంది అయితే ఇక్కడ వాతావరణ ప్రభావాలను పరిగణించలేదు మనం మరొక ఆసక్తికరమైన ఉదాహరణ తీసుకుందాం సంవత్సరంలో ఇచ్చిన సమయంలో మనం రోజు పొడవును కనుగొనాలని అనుకుంటున్నామని భావిద్దాం కాబట్టి దీని కోసం ఒక అక్షాంశం 0 అనుకుందాం అంటే ఆ ప్రాంతం భూమధ్యరేఖపై ఉంది అని అర్థం అంటే ϕ0 అయినప్పుడు రోజు పొడవు ఎంతో తెలుసుకోవాలి రెండవ సందర్భంలో మనం భూమధ్యరేఖకు ఉత్తరాన అక్షాంశం ϕ విలువ 0 కంటే ఎక్కువ ఉన్న అక్షాంశం భూమధ్యరేఖకు ఉత్తరం వైపు మరియు ఉత్తర అర్ధగోళంలో వేసవిలో ϕ విలువ 0 కంటే ఎక్కువ ఉన్న అక్షాంశం అని చెప్పవచ్చు ఉత్తర అర్ధగోళంలో శీతాకాల పరిస్థితులలో ప్రతి అక్షాంశానికి రోజు పొడవు ఎంత మనం దానిని ఎలా లెక్కించాలో చూద్దాం రోజు యొక్క పొడవు సూర్యోదయం గంట కోణం విలువకు రెండు రెట్లు ఉంటుంది అంటే 2 x ωsr ఇది రేడియన్లలో ఉంటుంది అయితే మీరు దానిని గంటలలో వ్యక్తీకరించాలనుకుంటే ఆ రోజు యొక్క పొడవుని గంటలలో వ్యక్తీకరించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఇది 2x12π అవుతుంది ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్ మార్పిడి కారకం X ωsr ఇప్పుడు మీకు రోజు పొడవును గంటలలో ఇస్తుంది అంటే 24π ωsr ఇది cos 1 tan ϕ tan δ ఇది గంటలలో వ్యక్తీకరించబడిన రోజు యొక్క పొడవు ఇప్పుడు కేసు A తీసుకుందాం ఒక సందర్భంలో భూమధ్యరేఖపై ఉన్న ప్రదేశంలో రోజు పొడవును కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము అది సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు కాబట్టి ϕ0 అయినప్పుడు రోజు పొడవు 2 X ωsr ద్వారా ఇవ్వబడుతుంది లేదా గంటలలో ఈ సంబంధాన్ని చెప్పాలంటే 24π మరియు cos 1 tan ϕ tan δ అవుతుంది Φ 0 అయినప్పుడు cos 1ϕ π2 కనుక మీరు 12 గంటలు పొందుతారు కాబట్టి రోజు నిడివి 12 గంటలు 6 నుండి 6 వరకు కాబట్టి ఈ 12 గంటల నిడివి ఇక్కడ δ విలువతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరం సమయంతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి tan δ δ విలువ 0 నుండి 23 ½ లేదా 0 నుండి 23 ½ డిగ్రీలు వరకు ఏదైనా విలువ కావచ్చు అయితే ఆ స్థలం భూమధ్యరేఖ వద్ద ఉన్నట్లయితే ϕ0 ఈ లబ్దం విలువ 0 మీరు ఎల్లప్పుడూ సంవత్సరం సమయంతో సంబంధం లేకుండా ఈ రోజు నిడివి 12 గంటలు ఉంటుంది అయితే ఇది అన్ని అక్షాంశాలలో అలా ఉండదు ఇది భూమధ్యరేఖకు మాత్రమే ఇలా నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి కేసు Bని పరిగణించండి ఇప్పుడు B విషయంలో భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ప్రదేశం యొక్క ఒక రోజు పొడవు కనుగొనాలి భూమధ్యరేఖకు ఎగువన ఉన్న ఏదైనా ప్రదేశం లో ఉత్తర అర్ధగోళంలో వేసవిలో క్షీణత కోణం δ పాజిటివ్ గా ఉంటుంది మరియు సూర్యుని ఇన్సోలేషన్ రేఖ భూమధ్యరేఖ సమతలానికి సంబంధించి పాజిటివ్ కోణాన్ని కలిగి ఉంటుంది అటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ సూర్యోదయ కోణాన్ని cos ωsr గా పరిగణించండి కాబట్టి మీరు cos ωsr విలువ tanϕ tanδ ద్వారా ఇవ్వబడిందని గమనించండి ఇప్పుడు ϕ విలువ 0 కంటే ఎక్కువ మరియు δ విలువ కూడా 0 కంటే ఎక్కువ అని మనకు తెలుసు ఎందుకంటే ఇది ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం కాబట్టి ఈ రెండూ ఎక్కువగా లేదా పాజిటివ్ గా ఉన్నప్పుడు cos ωsr నెగటివ్ విలువ అవుతుంది కాబట్టి cos ωsr అనేది నెగటివ్ అయినప్పుడు ωsr రెండవ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి దాని విలువ π2 కంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల రోజు యొక్క పొడవు 24π ωsr అవుతుంది ఈ నిర్దిష్ట సందర్భంలో దీని విలువ π2 కంటే ఎక్కువ దీని ఫలితంగా రోజు పొడవు 12 గంటల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో ఉత్తర అర్ధగోళంలో అక్షాంశాల వద్ద అవి పగటి పొడవు 12 గంటల కంటే ఎక్కువగా ఉన్నాయని మీరు చూస్తారు మరియు అందుకే వేసవిలో మనం చూసే ఉత్తర అక్షాంశాలలో రాత్రిపూట కూడా కొంతవరకు సూర్యకాంతి ఉంటుంది ఇప్పుడు కేస్ C కోసం రోజు యొక్క పొడవు ఇదే విధమైన సంబంధం ద్వారా ఇవ్వబడింది అయితే ఇక్కడ మనం ఉత్తర అర్ధగోళంలో భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ప్రదేశం గురించి మాట్లాడుతున్నాము ఇది ఉత్తర అర్ధగోళంలో శీతాకాలం అంటే క్షీణత నెగటివ్ గా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిలో cos ωsr పాజిటివ్ విలువగా మారుతుందని మీకు తెలుసు ఎందుకంటే δ విలువ 0 కంటే తక్కువగా ఉంటుంది ఉత్తర అర్ధగోళం శీతాకాలం అయితే అది దక్షిణ అర్ధగోళంలో వేసవి గా ఉంటుంది మరియు క్షీణత విలువ నెగటివ్ అవుతుంది అందువల్ల ωsr అనేది π2 కంటే తక్కువ ఉన్న విలువ అవుతుంది మరియు ఇప్పుడు దీన్ని ఇక్కడ వర్తింపజేస్తే దీని విలువ 24π ωsr కు సమానంగా ఉంటుంది ఇది π2 కంటే తక్కువగా ఉంటుంది పర్యవసానంగా రోజు పొడవు 12 గంటల కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి భూమధ్యరేఖకు ఎగువన ఉన్న ఉత్తర అర్ధగోళంలో అదే అక్షాంశం వద్ద వేసవిలో ఇది 12 గంటల కంటే ఎక్కువగా ఉంటుంది శీతాకాలంలో ఇది 12 గంటల కంటే తక్కువగా ఉంటుంది ఇవి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అయితే భూమధ్యరేఖపై ఉన్న ప్రదేశానికి సంవత్సరం సమయంతో సంబంధం లేకుండా రోజు పొడవు ఎల్లప్పుడూ 12 గంటలు ఉంటుంది భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ప్రదేశానికి ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలంలో పగటి పొడవు 12 గంటల కంటే ఎక్కువగా ఉంటుంది మరియు శీతాకాలంలో ఉత్తర అర్ధగోళ అక్షాంశాలకు రోజు పొడవు 12 గంటల కంటే తక్కువగా ఉంటుంది భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న ప్రదేశాలకు కూడా ఇలాంటి సహసంబంధాలను పొందవచ్చు